సెమాంటిక్ టైపోలజీ పార్ట్ 2 అందరికీ నమస్కారం మా ఎన్పిటిఈఎల్ యొక్క " అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఒక టైపోలాజికల్ అప్రోచ్ " అనే కోర్స్ కి స్వాగతం మనం ఇప్పుడు మెటఫోరిజేషన్ గురించి చర్చను ప్రారంభిద్దాం నేను మిమ్మల్ని ఏమి అర్థం చేసుకున్నారు అన్న ప్రశ్న అడిగితే మెటోనిమైజేషన్ అనేది పొరుగువారికి సంబంధించిన విషయాలు అని చెప్పాను మరియు మెటఫోరిజేషన్ ఆ పోలికలతో వ్యవహరించబోతోందని మీరు చెప్పవచ్చు అప్పుడు మీరు దీనిని మెటఫోరిజేషన్ అని పిలవబోతున్నారు కానీ మెటఫోరిజేషన్ సంబంధించినంత వరకు నేను మిమ్మల్ని నిర్వచనం అడిగితే మీరు మెటఫోరిజేషన్ అనేది ఒక అనలాజికల్ సూత్రం దీనిలో ఒక భావనాత్మకత ఉంటుంది భావనాత్మక నిర్మాణం యొక్క మూలకం Ca అనేది మరో భావనాత్మక నిర్మాణం యొక్క మూలకం Cb అని గుర్తుపెట్టుకోవాలి నేను దీని గురించి వివరించకపోతే మీకు కష్టమని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను మీ కోసం వివరిస్తాను ఒకటి C a మరొకటిC b Ca అంటే ఏమిటి Ca అనేది భావాత్మక నిర్మాణం1 మరియు Cb అనేది భావనాత్మక నిర్మాణం2 ఒకటి Ca ఆ మరొకటి Cb మరియు మేము ఏమి చేయబోతున్నాము వీటి మధ్య సారూప్యతను మనం చేయబోతున్నాం Ca మరియు Cb ఈ రకమైన సాదృశ్యం Ca యొక్క కొన్ని అంశాలు మరియు Cb యొక్క కొన్ని అంశాలు అక్కడ ఇది ఒక అనలాజికల్ సూత్రం లేదా వీటి మధ్య ఒక రకమైన సారూప్యతను మనం వాస్తవానికి కనుగొనవచ్చు మరియు సారూప్యతలను గుర్తించే ఈ ప్రక్రియ మెటఫోరిజేషన్ తరువాత దానిని ప్రస౦గ౦లో ఉపయోగి౦చడ౦ జరుగుతో౦ది ఇది ఇప్పుడు మీకు స్పష్టంగా ఉందా ఇప్పుడు మీరు అధికారిక నిర్వచనాన్ని చదివారు మరియు మీరు దానిని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మెటఫోరిజేషన్ అంటే ఏమిటి రెండు విషయాల మధ్య కొంత సారూప్యతను కనుగొనడానికి ఒక అనలాజికల్ సూత్రం సాదృశ్యం అనే పదాన్ని గుర్తుంచుకోండి మరియు అది ఎటువంటి సూత్రం ఏమి చేస్తుంది దీనిలో ఇమిడి ఉందా ఇది కాన్సెప్చువల్ స్ట్రక్చర్ Ca యొక్క ఒక ఎలిమెంట్ ని కాన్సెప్చువలైజ్ చేస్తుంది కాబట్టి Ca భావాత్మక నిర్మాణం Cb అనేది భావాత్మక నిర్మాణం2 కాబట్టి మనం టెక్నిక్ ద్వారా లేదా మెటఫోరిజేషన్ యంత్రాంగం ద్వారా ఏమి చేస్తున్నాము Cb యొక్క మరో ఎలిమెంట్ పరంగా Ca యొక్క ఒక ఎలిమెంట్ ని నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ రెండు Ca మరియు Cb నుండి మూలకాలు అవి చాలా సారూప్యతను కలిగి ఉంటాయి కాబట్టి మేముపద అధ్యయన శాస్త్రపరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు మనం ఒక ఉదాహరణను చూద్దాం ఇక్కడ ఇవ్వబడ్డ ఉదాహరణ నేను రిఫరెన్స్ గా ప్రస్తావించలేదు ఇది ప్రధానంగా స్విట్జర్ చెప్పినది కాబట్టి ఎటువంటి ఉదాహరణ ఇక్కడ మనం పొందుతాం బహుశా నేను ఈ ఉత్పన్నం లేదా ఈ చర్చలోకి వెళ్ళే ముందు ప్రాదేశిక మరియు తాత్కాలిక సంబంధాల గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి మనం మెటఫోరిజేషన్ ఒక ప్రక్రియగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఈ సందర్భంలో స్పష్టంగా ఒక అనలాజికల్ సూత్రం ఇమిడి ఉంది మరియు అది అనలాజికల్ గా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్న సూత్రం రెండు భావనల మధ్య పోలిక అవుతుంది నిర్మాణాలు Ca మరియు Cb Ca లో కొన్ని అంశాలు ఉన్నాయి అవి Cb పోలి ఉంటాయి అందువల్ల రెండు డొమైన్ ల మధ్య సారూప్యత మెటఫోరిజేషన్ లేదా రూపకత్వం ఉంటుంది సంబంధం స్థాపించబడింది కాబట్టి ఈ సందర్భంలో మీరు అర్థాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను లెక్సికల్ ఐటమ్ గా ఉన్నప్పుడు లేదా ఒక పదంగా ఇది టెంపోరల్ రిలేషన్ మరియు కనసిశివ్ రిలేషన్ కలిగి ఉంటుంది తాత్కాలికంగా లేదా సమయవారీగా ఇక్కడ డేటాను చూడండి మీరు ఏమి అనుకుంటున్నారు దాని అర్థం ఏమిటి While అంటే ఆ సమయంలో అని అర్థం నేను స్కూలుకు వెళుతున్నప్పుడు నా స్నేహితుడిని కలిశానని చెప్పినప్పుడు ఈ సందర్భంలో నేను పాఠశాలకి వెళుతున్నాను కాబట్టి ఆ రకమైన అర్థం వస్తుంది ఆ రకమైన పదబంధం తాత్కాలిక సంబంధం లేదా తాత్కాలిక సంకేతంలో భాగంగా ఉంటుంది మరోవైపుపద అధ్యయన శాస్త్రము మార్పు కూడా జరుగుతోంది మీరు టైపోలాజికల్ గా గమనిస్తే అర్థశాస్త్ర మార్పు ఎలా జరుగుతోందో అవగాహన అవుతుంది కొంచెం సేపు అన్న పదానికి టెంపోరల్ తో పాటు ఒక కనసిశివ్ రిలేషన్ అర్థం కూడా ఉంది కనసిశివ్ రిలేషన్ వైల్ అంటే అయినప్పటికీ అని అర్థం నేను ఉదాహరణ చెప్తాను నేను అతనికి పెన్ను ఇచ్చినప్పటికీ అతను తీసుకోలేదు కాబట్టి నేను అతనికి పెన్ను ఇచ్చినప్పటికీ అతను నిజంగా తీసుకోలేదు అంటే నేను ఆఫర్ చేశాను కానీ అతను దానిని తీసుకోలేదు ఒక డొమైన్ నుండి టెంపోరల్ కు సెమాంటిక్ మార్పు ఇది అధ్యయనం చేయడానికి ఒక ఆసక్తికరమైన దృగ్విషయం ఒక ఉదాహరణ మరొక ఉదాహరణ గ్రహించడం యొక్క అర్థం మీరు గ్రాస్ప్ అని చెప్పినప్పుడు డిఫాల్ట్ అర్థం గ్రహించడం అంటే ఏదైనా నియంత్రణలోకి రావడం దేనినైనా స్వాధీనం చేసుకోవడం ఆపడం లేదా మీ నియంత్రణలో ఉండాలి మీరు ఈ పట్టును కూడా పొడిగించవచ్చు నేను ఓవర్ ఎక్స్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నానని గుర్తుంచుకోండి దీనిని మరో అర్థానికి విస్తరించవచ్చు అంటే నాకు పద అధ్యయన శాస్త్రము యొక్క భావనలను గ్రహించడం కష్టంగా ఉందని అర్థం చేసుకోండి ఇది ప్రకటనలో గ్రాస్ప్ అంటే గ్రహించడం అని అర్థం అందువల్ల ప్రొజెక్షన్ లేదా లీప్ పరంగా డొమైన్ ఒక డొమైన్ లో నిర్ధిష్ట అర్థం విభిన్నంగా నూ ఇతర డొమైన్ మరో విధంగా ఎలా ప్రొజెక్ట్ చేయబడిందనే దానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి స్వాధీనం చేసుకోవడం అని చెప్పినప్పుడు ఒక డొమైన్ ను కలిగి ఉంటుంది మరియు అర్థం చేసుకోండి అని చెప్పినప్పుడు మరొక డొమైన్ కు వెళుతుంది వ్యాఖ్యానాలు అంతటా డొమైన్ లు భిన్నంగా ఉండబోతున్నాయి కాబట్టి అర్థాన్ని గ్రహించండి అదేవిధంగా టెంపోరల్ while అంటే ఆ సమయంలో మరియు concessive while అంటే అర్థం చేసుకోవడం ఈ రకమైన అర్థశాస్త్ర మార్పు అనేది ఒక క్రాస్ లింగ్విస్టిక్ ప్రక్రియగా అనిపిస్తుంది కాబట్టి ఈ విషయం ఒక క్రాస్ లింగ్విస్టిక్ ప్రక్రియ అనిపిస్తుంది ప్రపంచంలోని చాలా భాషల్లోరూపకీకరణ సంబంధించినంత వరకు ఈ క్రాస్ లింగ్విస్టిక్ ప్రక్రియను కనుగొనే అవకాశం ఉంది మీరు అర్థం చేసుకోగలరా కాబట్టి నేను సంక్షిప్తీకరిస్తే నేను రూపకీకరణ అని చెప్పినప్పుడు ఇది ప్రధానంగా ఒక అనలాజికల్ సూత్రం అని గ్రహించాలి ఈ అనలాజికల్ సూత్రం Ca మరియు Cb తో వ్యవహరిస్తోంది Ca ఒక భావనాత్మక నిర్మాణం1 Cb అంటే భావాత్మక నిర్మాణం2 అని మనకు అర్థం అవుతుంది అర్థం మారినప్పుడుమెటఫోరిజేషన్ పద్ధతి ద్వారా కొన్ని కాన్సెప్చువల్ స్ట్రక్చర్ యొక్క కాంపోనెంట్ లు లేదా కొన్ని ఎలిమెంట్ లు కాన్సెప్చువల్ తో కొంత సారూప్యతను కలిగి ఉంటాయి నిర్మాణం b లేదా Cb Ca లేదా అనలాజికల్ రిలేషన్ లేదా మధ్య సాదృశ్యం Ca మరియు Cb ల మధ్య సంబంధం కొన్ని కాంపోనెంట్ లు లేదా సెమాంటిక్ మార్పును ప్రేరేపించును ఇక్కడ మనకున్న ఉదాహరణలు 2 తాత్కాలిక అయితే కనసిశివ్ వైల్ పట్టుకోనుట అని అర్ధం వచ్చే grasp అర్థంచేసుకొనుట అని అర్ధం వచ్చే grasp రెండు ఉదాహరణ లలో డొమైన్ లు విభిన్నంగా ఉంటాయి మరియు అర్థం యొక్క ప్రొజెక్షన్ పరంగా ఇవి ఒక డొమైన్ నుంచి మరో డొమైన్ కు దూకడం జరుగుతుంది కాబట్టి రూపీకరణ ఒక ప్రక్రియగా మనం అర్థం చేసుకున్నాము ఇప్పుడు మనం మెటోనిమైజేషన్ కు వెళదాం మెటోనిమైజేషన్ రూపకీకరణ విరుద్ధంగా మెటఫోరిజేషన్కు సన్నిహిత సంబంధం లేనట్టుగా పరిగణించబడుతుంది అంటే మీరు దాని గురించి మాట్లాడేటప్పుడు సంప్రదాయ ఉదాహరణలు చాలా పరిమిత దృగ్విషయం ఉన్నట్లు అనిపిస్తుంది ఇది మెటోనిమైజేషన్ తో సంబంధం కలిగి ఉంటుంది చివరికి ఇది వాస్తవానికి మెటఫోరిజేషన్కు తిరిగి వెళుతుంది కానీ మనం మీటోనిమైజేషన్ లో ఇమిడి ఉన్న ప్రత్యేకతను తెలుసు కోవాలి Ullmann ఉల్మాన్ పని గురించి నేను ఇక్కడ reference రిఫరెన్స్ రాస్తాను కాబట్టి ఉల్మాన్చేసిన ఈ పనిని కొంచెం జాగ్రత్తగా చదవండి ఈ పనిని మీరు అనుసరిస్తే మీరు మెటోనిమైజేషన్ ను కూడా ఒక భావనాత్మక దృగ్విషయంగా అర్థం చేసుకోవాలని గ్రహిస్తారు మెటఫోరిజేషన్ కోసం చేసినట్లుగానే మెటోనిమైజేషన్ కొరకు కూడా మనం దానిని ఒక భావనాత్మక దృగ్విషయంగావిధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది సన్నిహిత సంబంధం లేనట్టుగా ఉందన్న ఆలోచన నుండి మనం బయటకు రావాలి మెటఫోరిజేషన్తో మెటాల్జైజేషన్ అర్థం చేసుకోవడానికి ముందుగా దాని గురించి ఊహించ వలసిన అవసరం లేదు రెండూ వాటి విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి మరియు పరిశోధకుడికి సహాయపడటానికి ఇద్దరికీ సమాన బలం ఉంది పద అధ్యయన శాస్త్రము మార్పును అర్థం చేసుకోండి మెటోనిమైజేషన్ అంటే ఏమిటో చూద్దాం తో మెటోనిమైజేషన్ లాగా ఒక భావనాత్మక దృగ్విషయం మెటోనిమైజేషన్ లో ఏమి జరుగుతుంది మనం సాధారణంగా కొన్ని పరికల్పనల గురించి ఆలోచిస్తాం మరియు అటువంటిది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఒక రకమైన పరికల్పన ప్రక్రియ ద్వారా పరీక్షించబడుతుంది కానీ దానికి ముందు మనం మెటఫోరిజేషన్ గురించి మరింత తెలుసుకోవడానికి ఎటువంటి ఉదాహరణలను అధ్యయనం చేయగలమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సంప్రదాయ ఉదాహరణలు ఉన్నాయి రూపీకరణ ఎల్లప్పుడూ ఒక భాగం మొత్తం సంబంధంలో ఉందని గుర్తుంచుకోండి పార్టోనమీ టాక్సోనమీ మరియు పార్టోనమీ గుర్తుంచుకోండి పార్ట్ హోల్ రిలేషన్ అనేది మెటోనిమైజేషన్లో ఒక భాగం దీనిని పార్ట్ హోల్ రిలేషన్ అని పిలవండి లేదా దానిని కారణ ప్రభావ సంబంధం అని పిలవవచ్చు మొదటి ఉదాహరణగా చెంపను తీసుకుందాం బుగ్గ అంటే దవడ ఎముక అని అర్థం ఈ దవడ ఎముక దవడ ఎముక పైన ఉన్న మాంసపుకండ లో ఒక భాగం కాబట్టి ఇది మీ దవడ ఎముక అయితే మొత్తం మాంసపు భాగం యొక్క పెద్ద సెట్ లోపల మీకు దవడ ఎముక ఉంది కాబట్టి దానిని చెంప అని అంటారు కాబట్టి బుగ్గ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మానవ ముఖంలోని పాక్షిక మొత్తం సంబంధాన్ని కనుగొనాలి కీల్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కీల్ అంటే ఓడ అని అర్థం కీల్ మరియు షిప్ విషయంలో ఒక భాగం మొత్తం సంబంధం కనిపిస్తుంది మరియు హాక్నీ ఇది ప్రధానంగా మీరు హాక్నీ చెప్పినప్పుడు దీనిని పెయింట్ చేసిన వ్యక్తి హాక్నీని మీరు సూచించడం లేదు ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నారు మెటోనిమికల్ గా హాక్నీ ఒక వ్యక్తి పేరు కావచ్చు కానీ వ్యక్తిపై దృష్టి పెట్టడానికి బదులుగా మీరు ఉత్పత్తిపై దృష్టి సారించారు ఇవి మీకు మెటోనిమైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి సహాయపడే కొన్ని సంప్రదాయ ఉదాహరణలు ఇప్పుడు మనము మెటఫోరిజేషన్ మరియు మెటోనిమైజేషన్ మధ్య చాలా ఓవర్ ల్యాపింగ్ ఉండవచ్చని గమనించాము కాబట్టి అవి ఉన్న భావనాత్మక నిర్మాణం యొక్క పరంగా దీనిని మరింత అర్థం చేసుకోవడానికి ప్రదర్శనలకు సంబంధించిన కొన్ని దృగ్విషయం గుర్తించడానికి ప్రయత్నిద్దాం మనం ఇక్కడ ఇవ్వబడిన టేబుల్ చూద్దాం ఇక్కడ మనం కాన్సెప్చువల్ మెటోనీమీ గురించి మరియు కర్తీకరణకు దానిని ఎలా విస్తరించాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాము కర్తీకరణ అనేది ఒక భాషా దృగ్విషయం ఒక నిర్దిష్టమైన భాష యొక్క కర్తీకరణను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే లక్షణాలు లేదా కొన్ని పదాలు గురించి ఆలోచించవచ్చు దీని కోసం క్లాసిక్ లాటిన్ యొక్క ఉదాహరణను పరిగణిస్తాము రచయిత వల్గర్ లాటిన్ అని హారిస్ వల్గర్ అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించాడో నాకు తెలియదు కానీ బహుశా ఇది వ్యావహారిక లాటిన్ కావచ్చు మెటఫోరిజేషన్ లేదా మెటోనిమైజేషన్ ప్రక్రియ యొక్క అర్థం ఎలా మారిందో చూద్దాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము కాని ఇది మెటోనిమిక్ లో మరింత ఉంటుందని నేను అనుకుంటున్నాను రూపీకరణ మెటోనిమిక్ మార్పులో ఒక భాగంగా పరిగణించ బడుతుందని మనం గమనించాలి ఆ విషయానికి క్లాసికల్ లాటిన్ వర్సెస్ వల్గర్ లాటిన్ లో కొన్ని ప్రదర్శనల ఉదాహరణను చూద్దాం ఇక్కడ టేబుల్ లో ఇవ్వబడ్డ డేటాను చూడండి మనకు మొదటి వ్యక్తి ప్రదర్శనలు ఉన్నాయి మళ్లీ ఇక్కడ హెడ్డింగ్ చూడండి ఇది దాని యొక్క గుర్తింపు కాబట్టి ప్రదర్శనాత్మక మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి మూడవ వ్యక్తి ఇది అనాఫోరిక్ ఉపయోగం అప్పుడు దీని అర్థం స్వీయ మరియు అదే కాబట్టి మీరు మొదటి వ్యక్తిని చూసినప్పుడు ఈ పదాలు మరియు గుర్తింపులలో ఈ పదాలు వేరే పదాలు కనిపిస్తాయి అయితే ఈ పట్టిక మనకు ఏమిటి చెబుతోంది మనం ఇక్కడ ఒక రకమైన విశ్లేషణ చేద్దాం నేను తదుపరి స్లైడ్ లో రాశాను స్లైడ్ వివరించిన తర్వాత మీరు తిరిగి వెళ్లి టేబుల్ లో చెక్ చేయండి కాబట్టిఇక్కడ ఏమి అధ్యయనం చేయబోతున్నాము దిగువ పేర్కొన్న రెండు ప్రధాన పద్ధతులు ఒకటి రూపకీకరణ మరొకటి మెటోనిమైజేషన్ వాటి గురించి చర్చిస్తున్నాము క్లాసికల్ లాటిన్ నుండి వల్గర్ లాటిన్ కు లేదా వ్యావహారిక లాటిన్ కు ఈ రకమైన మార్పు ఉందా లేదా అని మనం తనిఖీ చేయాలి మీరు కొన్ని రకాల మార్పులు ఇమిడి ఉన్నాయని అనుకుంటున్నారా మరియు అది మెటఫోరికల్ డొమైన్ లో లేదా మెటోనిమ్ డొమైన్ లో ఉన్నాయా చూద్దాం ఇక్కడ అధ్యయనంవల్గర్ లాటిన్ లోని సర్వనామాలలో సంభవించిన ప్రదర్శనాత్మక మార్పుల గురించి కాబట్టి ప్రదర్శనాత్మక సర్వనామాలు వాటి అర్థం ఎలా మారింది మరియు ప్రాతినిధ్యం ఎలా మారింది క్లాసికల్ లాటిన్ లో ఉన్న విధంగా నే మార్చబడింది కాబట్టి ఇవి క్లాసికల్ లాటిన్ పదాలు నాకు దగ్గరలోఉన్న మొదటి వ్యక్తికి దగ్గరగా ఒక పదం ఉంది రెండవ వ్యక్తికి దగ్గరగా మరొక పదం ఉంది మూడవ వ్యక్తికి దగ్గరగా ఉన్న మరొక వ్యక్తికి వేరొకటి కాబట్టి అది అలాంటి మూడు రకాలు 1 2 3 మీకు గుర్తుంటే డేటాను తనిఖీ చేయండి మొదటిది h i c తరువాత i s t e తరువాత i l l e అందువల్ల h i c మొదటి ప్రదర్శనాత్మక వ్యక్తి గా i s t e రెండవ ప్రదర్శనాత్మక వ్యక్తిగా ఉంటుంది i l l e మూడోది వ్యక్తి కాబోతోంది ప్రదర్శనాత్మక మరియు ipse ప్రతిచర్యగా స్వీయ ఉంటుంది అయితే వ్యావహారిక లాటిన్ లో i s t e ఏ రకంగా మారింది I s t e యొక్క అర్థం ప్రదర్శనాత్మకంగా మారింది టేబుల్ చూడండి CL క్లాసికల్ లాటిన్ అని మరియు VL అంటే వల్గర్ లాటిన్ క్లాసికల్ లాటిన్ లో ప్రదర్శించే రెండవ వ్యక్తి మొదటి వ్యక్తిగా మారి స్వీయ రిఫ్లెక్సివ్ గా ఉన్నi p s e రెండవ వ్యక్తిగా మారి ప్రదర్శనాత్మక మరియు గుర్తింపు డొమైన్ కు వెళ్ళింది కాబట్టి i s t e మరియు i p s e యొక్క అర్థం క్లాసికల్ లాటిన్ నుండి వల్గర్ లాటిన్ లేదా వ్యావహారిక లాటిన్ లో చాలా మార్పుచెందింది ఈ రకమైన మార్పు లాటిన్ నుండి డేటాను కలిగి ఉన్నప్పటికీ ఇతర భాషల డేటా నుంచి ఎల్లప్పుడూ కొంత పొందవచ్చు మరియు ఇది క్రాస్ లింగ్విస్టిక్ ఫీచర్ గా పరిగణించబడుతుంది ప్రదర్శనాత్మక అర్థం లేదా ప్రదర్శనాత్మక శాస్త్రం యొక్క మార్పు సాధారణంగా అర్థస్థాయిలో జరిగిన టైపోలాజికల్ మార్పులు గా కనిపిస్తాయి అంటే ఇక్కడ ఆందోళన ఏమిటంటే పద అధ్యయన శాస్త్ర టైపాలజీ మీకు ఈ రకమైన విషయాన్ని చెబుతుంది ప్రపంచంలోని శాస్త్రీయ మైన వాటిని వ్యావహారిక ంగా మార్చడం లేదా వ్యవహారిక నుంచి శాస్త్రీయపరంగా గతంనుండి వర్తమానానికి ఈ మార్పులు చాలా కారకాలచే ప్రేరేపించబడుతుంది కానీ ప్రధాన విషయాలలో లేదా మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలలో ఒకటి ఈ రకమైన మార్పులు క్రాస్ లింగ్విస్టిక్ స్వభావo కలిగి ఉంటాయని ఇది కేవలం లాటిన్ కు మాత్రమే జరగలేదు అనేక ఇతర ప్రపంచ భాషలకు జరిగింది ఇది కేవలం ఒక సెట్ డేటా భాషలను మార్పు చేయడానికి మెటోనిమైజేషన్ ఒక ముఖ్యమైన పద్ధతిగా ఎలా మారింది అన్న విషయానికి ఇతర భాషలలో విభిన్న ఉదాహరణలను పొందవచ్చు కాబట్టి ఈ సమాచారంతో నేను భాషా మార్పు లేదా అర్థశాస్త్రమార్పుకు వెళ్లాలనుకుంటున్నాను సముపార్జన దృక్పథం నుండి ప్రాథమిక చర్చలో డయాక్రానిక్ చర్చలు ఇమిడి ఉన్నాయి ఇది అభివృద్ధి చర్చాదృక్పథం నుండి ఉండబోతోంది మీరు భాషా టైపాలజీ మరియు భాషా మార్పును చూసినప్పుడు అది రెండు ప్రాథమిక డొమైన్ లు వాస్తవానికి మూడు సందర్భాల్లో జరుగుతుంది కానీ చాలా సందర్భాల్లో నేను ఆ రెండింటినీ కలిపాను కానీ లేకపోతే ఇది చారిత్రక దృక్పథం సముపార్జన కేంద్రిత దృక్పథం మరియు తరువాత కేంద్రిత దృక్పథం అవుతుంది మీరు చారిత్రాత్మకంగా చెప్పినప్పుడు మీరు ప్రధానంగా తేడాను ఎలా లక్ష్యంగా చేసుకున్నారు భాష ఇటీవలి కాలంలో క్లాసికల్ నుండి సమకాలీన భాషగా లేదా వ్యావహారిక భాషగా మారింది పిల్లలు మరియు వయోజనులు మధ్య సముపార్జన ఏవిధంగా జరుగుతుందో మరియు సముపార్జన కేంద్రీకృతం అర్థశాస్త్ర మార్పు యొక్క డొమైన్ దానిని ప్రస౦గ౦లో ఎలా ఉపయోగిస్తారు గమనించాలిరు తరువాత కొన్ని నిముషాలలో నేను బాల భాషా సముపార్జన కేంద్రిత పద్ధతిలో పద అధ్యయన శాస్త్ర మార్పుపై దృష్టి సారించబోతున్నాను మనం పద అధ్యయన శాస్త్రము గురించి మాట్లాడుతున్నాం కనుక సందర్భములో అర్థమార్పులు ఎలా జరుగుతాయి అభివృద్ధి కేంద్రిత చర్చ మరియు డయాక్రానిక్ సెంట్రిక్ చర్చ ను మనం చెప్పుకుందాం కాలక్రమేణా ప్రదర్శనాత్మకాల అర్థం ఎలా మారిందో లాటిన్ క్లాసికల్ లాటిన్ వర్సెస్ అసభ్యకరమైన లాటిన్ నుండి డేటా ద్వారా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం సెమాంటిక్ మార్పులు సముపార్జన ద్వారా ఎలా జరుగుతాయో తెలుసుకుందాం ఇక్కడ ఆందోళన ఏమిటంటే పిల్లల భాషా సముపార్జన మరియు వయోజన భాషా సముపార్జన ఈ రెండు విభిన్నమైనవి మరియు విభిన్న పరిమితులు కలవి మరియు వాస్తవానికి భాషా సముపార్జనకు సంబంధించిన వరకు సృజనాత్మకంగా పిల్లలు లేదా పెద్దలు ఎవరు మరింత సృజనాత్మకంగా ఉంటారు అనే దానిపై గణనీయమైన చర్చ జరుగుతోంది అందువల్ల ప్రత్యేకించి వ్యాకరణం లేదా కోడ్ చేయబడిన రూపం అర్థం చేసుకోవడానికి సాధనం ఎవరి సముపార్జన మంచి సాధనం లేదా ఎవరి సముపార్జన ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది నేను భాష మార్పు అని చెప్పినప్పుడు దాని నిర్మాణం వ్యాకరణ మార్పు కోడెడ్ నిర్మాణాత్మక మార్పు గురించి మాట్లాడుతున్నాను లేదా నేను దానిపై దృష్టి సారిస్తున్నాను పిల్లలు భాషను తిరిగి పరిపూర్ణంగా లేదా అపరిపూర్ణంగా ఆకలింపు చేసుకున్నారా అన్న విషయం గురించి నేను చర్చించడం లేదు కానీ పిల్లల కొరకు లేదా బాల భాష సముపార్జన కొరకు రెండు విభిన్న కేటగిరీలకు రెండు విభిన్న మార్గాలున్నాయి పిల్లల కొరకు నిర్మాణం వేరు వయోజన భాషా సముపార్జన కోసం నిర్మాణం భిన్నంగా ఉంటుంది కానీ పద అధ్యయన శాస్త్రముకి సంబంధించినంత వరకు టైపాలజీకి సంబంధించిన వరకు వాటిలో ఉన్న పోలికలు ఏమిటి మనం అధ్యయనం చేయబోతున్న విషయం ఏమిటి దీనికి రెండు విభిన్న కేటగిరీలు ఉన్నాయి ఒకటి కామన్ సెన్స్ రీజనింగ్ మరియు రెండవది అపహరణ అపహరణ అన్న పదం కొంచెం విచిత్రంగా ధ్వనిస్తుంది కొంచెం విచిత్రంగా ఉంది కానీ అప్పుడు ఇది భాషా సముపార్జన కేంద్రితలో టైపోలాజికల్ చర్చ ఎలా పనిచేస్తుందో మనం కనుగొనాలి కాబట్టి అది ఏమిటి కొత్తదనం సంబంధించినంత వరకు లేదా సృజనాత్మకతకు సంబంధించినవరకు పిల్లలు ఖచ్చితంగా సృజనాత్మకంగా ఉంటారు దాని గురించి సందేహం లేదు కానీ మీరు ఏ విధంగా చెప్పినా పిల్లల భాషా సముపార్జన విషయంలో సృజనాత్మకత మరియు దీనికి సంబంధించి సృజనాత్మకత పిల్లల భాషా సముపార్జన అనేది వయోజన భాషా అభ్యసన కన్నా భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు స్లోబిన్ ను అనుసరిస్తే పిల్లలు వ్యాకరణ రూపాల ఆచరణాత్మక పద్ధతులను కనుగొనుకుంటారని అతను చెప్పేవాడు పిల్లలు దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు లేదా ఆచరణాత్మక దృక్పథం నుండి పొందడానికి ప్రయత్నిస్తారు పిల్లలు వ్యాకరణాన్ని ఆచరణాత్మక పొడిగింపుల ద్వారా ఇది ప్రస౦గ౦లో ఉపయోగి౦చబడిన విధాన౦ ద్వారా కనుగొన్నారు వారు నిజంగా దాని యొక్క వ్యాకరణ నిర్మాణంపై దృష్టి పెట్టరు కాని చాలా మంది వయోజన అభ్యాసకులు వ్యాకరణ నిర్మాణ విస్తరణ కేంద్రిత డొమైన్ నుండి దానిని పొందుతారు కాబట్టి ఆ కోణంలో పిల్లలు ప్రయత్నించడాన్ని మీరు చూసినప్పుడు లేదా వారు వ్యాకరణం యొక్క ఆచరణాత్మక పొడిగింపును కనుగొన్నప్పుడు దానిని కొత్త ఆవిష్కరణ అని పిలవము ఎందుకంటే ఇది ఇప్పటికే వ్యవస్థలో ఉంది మరియు ఈ పొడిగింపులను పాత వక్తలు డయాక్రానిక్ గా ఆవిష్కరణ చేశారు కాబట్టి ఇక్కడ మీరు సృజనాత్మకతను సంప్రదించినప్పుడు మీరు పాత వక్తలు గురించి మాట్లాడాలి లేదా ఆలోచించాలి ఎందుకంటే వారు దానిని ప్రస౦గ౦లో ఉపయోగి౦చారు కనుక పిల్లలు దాన్ని అర్థ౦ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు లేదా ఆచరణాత్మక౦గా దాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు విస్తరించడం మరియు ఈ ఆచరణాత్మక పొడిగింపు ఇప్పటికే పెద్దలు లేదా పెద్దవారిచే వారి మాటల్లో చేయబడింది మరియు ఈ వాదనను పరిగణనలోకి తీసుకుంటే పిల్లలు సంభాషణా జోక్యం యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి ప్రక్రియ ద్వారా వాటిని పొందారని మనం చెప్పాలి కాబట్టి పిల్లలు సంభాషణ ద్వారా దాన్ని పొందబోతున్నారు కాని ఎవరు చేసారు సంభాషణ ఇక్కడ ఎవరు వినూత్నంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు అది చేసారు కాని పిల్లలు ఇప్పటివరకు చేసిన ఈ సంభాషణ పెద్దల ఉపన్యాసంలో ఇదివరకే ఉన్నది ఈ పాతవక్తలుపెద్దలు పిల్లలు వ్యాకరణ రూపాలు కనుగొనడంలో సహాయపడతారు అందువల్ల పెద్దలు పిల్లల కంటే వినూత్నంగా ఉంటారని స్లోబిన్ అర్థ మార్పు ప్రక్రియలో పెద్దలు ఎంతో సహకరిస్తారు ఈ అర్థ మార్పువ్యాకరణ రూపాల యొక్క ఆచరణాత్మక పొడిగింపును గుర్తించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు అయితే మరి రెండు పదాల గురించి ఆలోచించమని నేను మీకు చెప్పినప్పుడు ఒకటి కామన్ సెన్స్ రీజనింగ్ ఆపై రెండవది అపహరణ అపహరణ అనే ప్రాథమిక ఆలోచన ఏమిటో గుర్తించడం ఇక్కడ ముఖ్యమైన విషయం అపహరణ అనేది ఒక చట్టాన్ని అమలు చేస్తూ గమనించిన ఫలితం నుండి పలానా కారణం వల్ల ఇది వచ్చింది అని తెలుసుకోవడం మీరు అపహరణ గురించి మాట్లాడేటప్పుడు మూడు విషయాలు ఉన్నాయి ఈ సందర్భంలో అపహరణ భాషాపరమైనది ఇది గమనించిన ఫలితాన్ని కలిగి ఉంటుంది తరువాత చట్టాన్ని ప్రారంభించి చివరకు అర్థాన్ని తెలుసుకుంటుంది కాబట్టి ఇవి అపహరణతో వ్యవహరించే మూడు విషయాలు అందుకే తదుపరిది ప్రకటన చాలా ముఖ్యం ఇది మీరుచెప్పవలసిన దానికంటే ఎక్కువ చెప్పనవసరం లేదు అర్థవంతంగా చెప్పాలి అంటే మీరు తక్కువ చెప్పాలి కాని ఎక్కువ తెలియజేయాలి స్టేట్మెంట్ను జాగ్రత్తగా చూడండి ప్రాథమిక ఆలోచనను పరిశీలిస్తే అపహరణ ఒక గమనించిన ఫలితం నుండి వస్తుంది ఇది ఒక చట్టాన్ని అమలు చేస్తుంది మరియు అది ఏదో ఒక మూల కారణం ఉందని గ్రహిస్తుంది మీరు మనస్సులో ఇది గుర్తుంచుకొని ఈ విధమైన హ్యూరిస్టిక్స్ ఉపయోగించాలి అది ఏమిటి మీరు చెప్పవలసి దానికన్నా ఎక్కువ చెప్పకండి అనవసరంగా చాలా లెక్సికల్ వస్తువులను లేదా చాలా పదబంధాలను ఉపయోగించవద్దు అమలు చేయవద్దు అలా చేయవద్దు కాబట్టి మొదటి పాయింట్ మీరు వాక్యాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అర్థం చేసుకోగలరు మొదటిది భాగం మీరు ఎక్కువ చెప్పనవసరం లేదు పరిమిత సంఖ్యలో విషయాలు చెప్పండిపరిధి దాటి వెళ్ళవద్దు ఇది ఎలా జరుగుతుంది అది ఆచరణాత్మక సాధనాల అనుబంధం ద్వారా జరుగుతుంది కానీ మీరు ఎలా చెప్పాలి అంటే తక్కువ చెప్పండి కనీస సంఖ్యలో పదాలతో చాలా ఆచరణాత్మక ఉపమానాలతో అర్థం వంతంగా చెప్పాలి దానివల్ల మీ పదబంధం మొత్తం సెమాంటిక్స్ లేదా అర్థవంతంగా మీ ఉపన్యాసం పూర్తవుతుంది ఇప్పుడు దీని అర్థం అర్థ మార్పులు సహజంగా జరుగుతాయి మరియు మీరు దీన్ని ఆపలేరు మీరు దానిని భాషా సముపార్జన కోణం నుండి గమనిస్తే పిల్లవాడు భాషా సముపార్జన మరియు అర్థ మార్పును ప్రక్రియ ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చునో తెలుసుకో వచ్చును ఇక్కడ రెండు విషయాలు పనిచేస్తున్నాయి ఒకటి కామన్ సెన్స్ రెండవది రీజనింగ్ లేదా మీరు దీనిని అపహరణ అని కూడా అనవచ్చును కాబట్టి అపహరణ విషయంలో ఏమి జరుగుతుంది ఇక్కడ ఏమి అపహరించబడుతోంది అపహరణ అంటే ఇక్కడ మీరు భాషాశాస్త్రంలో ఏమి జరుగుతుందో గమనించిన ఫలితం నుండి ముందుకు సాగాలి అప్పుడు మీరు ఒక చట్టాన్ని అమలు చేయాలి తద్వారా ఒక సూత్రాన్ని నిర్మించాలి మరియు మూడవది మీరు దాని యొక్క సారాంశం గ్రహించాలి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీరు మితంగా మాట్లాడాలి అంతకన్నా ఎక్కువ వద్దు మరియు మీ ప్రసంగం అర్థంవంతంగా మరింత సమగ్రంగా ఉండాలి అది ఎలా ఉంటుంది ఆచరణాత్మక గుర్తులను అమర్చడం వల్ల సాధ్యపడుతుంది ఆచరణాత్మక గుర్తులు చివరికి అర్థ మార్పుకు దారితీస్తాయి కాబట్టి పిల్లల సంబంధించినంతవరకు అర్థ మార్పు ఎలా జరుగుతుంది కాబట్టి పిల్లల భాషా సముపార్జన విషయంలో భాష వద్ద అభివృద్ధి జరిగినప్పుడు దాని స్థాయి అర్థం చేసుకోవడానికి సెమాంటిక్స్ ప్రాగ్మాటిక్స్ ఇంటర్ఫేస్ ఎలా పనిచేస్తుందో మనం కనుగొనాలి టైపోలాజికల్ నమూనా లేదా క్రాస్లింగ్యుస్టిక్ టైపోలాజికల్ నమూనాను అర్థం చేసుకోవడం అవసరం కాబట్టి తరువాత నేను సెమాంటిక్ టైపోలాజీ గురించి మాట్లాడుతాను నేను టైపోలాజీ కూడా భాష వాడకానికి సంబంధించినంతవరకు కొంచెం వ్యావహారికసత్తావాదం తీసుకువస్తాను అర్థ మార్పు ఎలా డయాక్రోనిక్గా జరుగుతుందో క్లాసికల్ లాటిన్ మరియు సంభాషణ లాటిన్ యొక్క ఉదాహరణలు ద్వారా ఇప్పటి వరకు చర్చించాము కానీ ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు ద్వారా చూడబోతున్నాం నేను చాలా సమగ్రంగా చెప్పబోతున్నాను సెమాంటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ యొక్క ఇంటర్ఫేస్ ఎలా పనిచేస్తాయో చూస్తాము కొన్ని వ్యావహారిక గుర్తులను మోహరించడం పిల్లలకి భాషను తెలుసుకోవడానికి సహాయపడుతుంది మరియు సముపార్జన ప్రక్రియ ద్వారా ఇది కూడా ఒక రకమైన భాషా అభివృద్ధిచెంది అర్థం మారుతుంది మరియు ఈ మార్పు నేను వివరిస్తున్న అర్థ మార్పులో ఒక భాగం అవుతుంది అర్థ మార్పు యొక్క టైపోలాజీలో చాలా ఆచరణాత్మకమైన చర్చ కూడా ఉంటుంది కాబట్టిరాబోయే తరువాతి రెండు యూనిట్లు లేదా సెమాంటిక్ టైపోలాజీ మరియు నడుస్తున్నఈ యూనిట్ తదుపరి యూనిట్ ప్రాగ్మాటిక్ టైపోలాజీ మీరు చాలా అతివ్యాప్తి చర్చలను కనుగొంటారు